మాడ్యూల్ 1 లో 17వ ఉపన్యాసానికి స్వాగతం ఇది మునుపటి ఫలితాలను వ్రాయడానికి సంబంధించిన కార్యాచరణకు సంబంధించినది అంతకుముందు మేము కోర్సు అవుట్కమ్ ప్రకటనల నిర్మాణాన్ని పరిశీలించాము కోర్సు ఫలిత ప్రకటనలో నాలుగు అంశాలు ఉన్నాయి యాక్షన్ నాలెడ్జి కండిషన్ మరియు క్రైటీరియన్ మేము ఈ అంశాలన్నింటినీ చూశాము మరియు మీరు ఈ అంశాలను కోర్సు ఫలితంలో ఎలా పొందుపరుస్తారు అని చూశాము ఇప్పుడు ఈ యూనిట్లో మనం చూడబోయేది ఏమిటంటే ఫలిత ప్రకటనల యొక్క నాణ్యత మరియు ఫలితాల ప్రకటనల ఔచిత్యం మీరు ఎలా నిర్ధారించుకోవాలి అని ఈ దిశగా మేము మొత్తం చేయవలసిన మరియు యు చేయకూడని కారకాలను గుర్తించాము చెక్ లిస్ట్ ను సిద్ధం చేస్తాము తద్వారా వీటిని అనుసరించడం లేదా ఫ్రేంవర్క్ లో మీరు మంచి కోర్సు ఫలితాలను వ్రాయగలరు మొదటి విషయం ఏమిటంటే ఒక కోర్సు కోసం మనం ఎన్ని CO లు వ్రాయాలి మనం చాలా క్లుప్తంగా రాయాలా మేము ఒక కోర్సు కోసం CO ల సంఖ్యను చాలా తక్కువగా చూస్తాము కోర్సు యొక్క అన్ని అంశాలను మనం తగినంత వివరంగా సంగ్రహించలేకపోవచ్చు మరియు కోర్సు ఫలితాలు వాస్తవ బోధనా రూపకల్పనకు ఆధారం అని గుర్తుంచుకోండి ఎందుకంటే కోర్సు ఫలితాలు ఉండాలి సాధించారు మరియు సాధ్యమైనంత ఉత్తమంగా కోర్సు ఫలితాలను సాధించడమే లక్ష్యంగా మేము మా సూచనలను నిర్వహిస్తాము చాలా చిన్న సంఖ్య కోర్సును తగినంత వివరంగా సంగ్రహించదు మరియు చాలా ఎక్కువ కోర్సు ఫలితాలు అసెస్మెంట్ డిజైన్ మరియు CO ల అటైన్మెంట్ యొక్క గణనకు సంబంధించిన అన్ని ప్రక్రియలను చాలా గజిబిజిగా మరియు డిమాండ్ చేస్తాయి కాబట్టి మనం సరైన సంఖ్యలో CO లను ఎంచుకోవాలి చాలా కోర్సులు 300 వంటి వర్గాలలోకి వస్తాయి అంటే వారానికి 3 ఉపన్యాస గంటలు ట్యుటోరియల్ లేదు మరియు ప్రయోగశాల లేదు లేదా మీకు కోర్సు 31 0 వారానికి 3 ఉపన్యాస గంటలు మరియు 1 ట్యుటోరియల్ ఉండవచ్చు మరియు ప్రయోగశాల లేదు లేదా మీకు 301 3 ఉపన్యాస గంటలు ట్యుటోరియల్ లేదు మరియు వారానికి 2 గంటల ప్రయోగశాల సెషన్ ఉండవచ్చు NBA ప్రకారం సుమారు 6 కోర్సు ఫలితాలను కలిగి ఉండాలి నేను 6 కోర్సు ఫలితాల గురించి 6 లేదా 2 గా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను అంటే మీరు 8 ఫలితాల వరకు వ్రాయగలరు వేర్వేరు కోర్సులను కలిగి ఉన్న కోర్సు యొక్క CO ల సంఖ్యను తగిన విధంగా సర్దుబాటు చేయాలి ఎందుకంటే మీరు కోర్సు 001 ను కలిగి ఉంటారు అంటే స్వతంత్ర ప్రయోగశాల లేదా అప్పుడప్పుడు మీకు 200 లేదా 400 కూడా ఉండవచ్చు కాబట్టి 4 క్రెడిట్ కోర్సు కోసం మీరు దీన్ని గరిష్టంగా 10 వరకు తీసుకోవచ్చు లేదా 2 క్రెడిట్ కోర్సు కోసం మీరు మిమ్మల్ని గరిష్ట సంఖ్య 6 కి పరిమితం చేయవచ్చు కాబట్టి ఒక కోర్సుతో సంబంధం ఉన్న క్రెడిట్లను బట్టి మీరు రాయాలనుకుంటున్న కోర్సు ఫలితాల సంఖ్యను ఎంచుకోవాలి తరువాతి యూనిట్లో మనం చూసే విధంగా కోర్సు ఫలితాల అటైన్మెంట్ ను నిర్మాణాత్మక మరియు సంక్షిప్త అస్సెస్మెంట్ ద్వారా కొలుస్తారు ఎందుకంటే మనం కోర్సును పూర్తి చేయాలి కోర్సు ఫలితాన్ని సాధించాలి ఆధారం ఏమిటి బేసిస్ అనేది అసెస్మెంట్ అసెస్మెంట్ అనేది ఫార్మేటివ్ లేదా సమ్మేటివ్ గా ఉంటుంది సమ్మేటివ్ అసెస్మెంట్ లో ఎండ్ సెమిస్టర్ పరీక్ష క్లాస్ టెస్ట్ అసైన్మెంట్లు మొదలైనవి ఉన్నాయి ఫార్మాటివ్ అసైన్మెంట్లో క్విజ్లు మరియు తరగతి గది సంబంధిత కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి దానికి తోడు అటైన్మెంట్ ను కొలిచే చాలా క్లిష్టమైన మార్గాన్ని ప్రతిపాదించకూడదు మరియు ఇది మీరు వివిధ రకాలైన సర్వేలను నిర్వహించాలని లేదా మీరు CO యొక్క అటైన్మెంట్ ను లెక్కించడానికి వివిధ రకాల పరీక్షలను నిర్వహించాలని కూడా కోరుతుంది కాబట్టి అదనపు సాధనాలు అవసరం లేకుండా సాధారణంగా అనుసరించే అసెస్మెంట్ మెకానిజమ్ల ద్వారా CO అటైన్మెంట్ ని గుర్తించడం సాధ్యమవుతుంది ఒక కోర్సులో సిలబస్ యొక్క అన్ని విభాగాలకు సమాన శ్రద్ధ వహించడానికి సిలబస్ను యూనిట్ల సమితిగా ప్రదర్శించడం చాలా విశ్వవిద్యాలయాలు అనుసరిస్తున్న పద్ధతి దాదాపు గత 30 సంవత్సరాలుగా సిలబస్ను యూనిట్ల సమితిగా ప్రదర్శిస్తుంది మరియు మీరు తప్పనిసరిగా ఆపై మీరు పరీక్షను అడుగుతారు గుర్తించిన అన్ని యూనిట్ల నుండి సమాన వెయిటేజీకి సమానంగా అసెస్మెంట్ అంశాలను ఎక్సామినర్స్ సెట్ చేస్తారు ఇక్కడ మేము ఒక కోర్సు యొక్క యూనిట్లు మరియు CO ల మధ్య ఒకదానికొకటి సంబంధం అవసరం లేదు ఈ రోజు కూడా చాలా మంది మీరు ఒక యూనిట్ కోసం ఒక కోర్సు ఫలితాన్ని కలిగి ఉండాలని నమ్ముతారు వాస్తవానికి ఇది అవసరం లేదు కంటెంట్ తగినది అయితే ఒక యూనిట్ ఒకటి కంటే ఎక్కువ CO ద్వారా పరిష్కరించబడుతుంది అవసరమైతే ఒక CO ఒకటి కంటే ఎక్కువ యూనిట్ల నుండి విషయాలను పరిష్కరించగలదు మీరు 5 యూనిట్లతో ఒక కోర్సు కలిగి ఉంటే కోర్సును తగినంతగా వివరించడానికి 6 7 8 కోర్సు ఫలితాలను వ్రాయాలనుకోవచ్చు ఇక్కడ మీరు కోర్సులో ముఖ్యమైనదిగా భావించేది అన్ని వివరాలపై శ్రద్ధ పెట్టి రాయవచ్చు ఇప్పుడు మేము చేయవలసినవి మరియు చేయకూడని వాటి గురించి మాట్లాడాలనుకుంటున్నాము ఒకే యాక్షన్ క్రియను మాత్రమే వాడండి రెండవ యాక్షన్ క్రియ అసాధారణమైన స్థితిలో మాత్రమే అవసరం కాబట్టి ఒక యాక్షన్ క్రియ ప్రమాణంగా ఉండాలి అదనంగా జ్ఞాన అంశాలకు సంబంధించి వివిధ భిన్నమైన మొదలగునవి వంటి పదాలను ఉపయోగించవద్దు అన్ని జ్ఞాన అంశాలను వివరించండి మరియు ఉపాధ్యాయులుగా మనం పదాలను ఉపయోగించడం చాలా అలవాటు చేసుకున్నాము లేదా మనం అనుకోకుండా "వివిధ" "భిన్నమైన" పదాలను కూడా ఉపయోగిస్తాము మేము వేర్వేరు అంశాలను లేదా వివిధ కోణాలను చెప్పినట్లు మరియు మేము కొన్ని ఉదాహరణలు ఇస్తాము మరియు అలాంటివి చెప్పాము కాని అలాంటి పదబంధాలను కోర్సు ఫలితంలో భాగంగా ఉపయోగించకూడదు ఎందుకంటే "భిన్నమైన" మరియు "రకరకాల"వేరియస్ అనే పదం గురువుకు మీరు చాలా స్పష్టంగా కనబడుతున్నప్పటికీ మీరు ఆ పదాన్ని ఉపయోగిస్తే అతను నేర్చుకోవలసిన అన్ని విషయాలు ఏమిటో తెలుసుకోవలసిన విద్యార్థి వాటిని లెక్కించకపోతే అతను చేయలేడు కాబట్టి అన్ని జ్ఞాన అంశాలను లెక్కించడం స్పష్టం చేస్తుంది మరియు కొన్నిసార్లు గురువు మేము అన్ని విషయాలను ఎలా లెక్కించవచ్చో భావిస్తారు వాస్తవానికి మీరు మా అనుభవాన్ని పరిశీలిస్తే 5 6 జ్ఞాన అంశాలు మించరాదని మా అనుభవం చూపిస్తుంది CO స్టేట్మెంట్లో భాగంగా అన్ని సంబంధిత లేదా ప్రసంగించిన జ్ఞాన అంశాలను చేర్చండి సహోద్యోగులతో అనేక పునరావృత్తులు లేదా చర్చలు అవసరం CO స్టేట్మెంట్ను సాధ్యమైనంత వివరంగా మరియు కొలవగలిగేలా చేయడానికి ప్రయత్నం చేయండి ఇది నిగనిగలాడకూడదుగ్లాస్సింగ్ మరియు ప్రతిదీ అవ్యక్తంగా ఉంటుంది విద్యార్థి ఏమి చేయాలనుకుంటున్నారో ఆ ప్రకటన విద్యార్థికి స్పష్టంగా తెలియచేయగలగాలి సహోద్యోగులతో చర్చించడం ద్వారా అనేక పునరావృతాల ద్వారా మాత్రమే ఇది చేయవచ్చు చివరకు CO స్టేట్మెంట్ చాలా నైరూప్యంగా లేదా చాలా నిర్దిష్టంగా చేయవద్దు చాలా నిర్దిష్టంగా కొన్నిసార్లు మీరు CO ని సూచించే అంశంలో మీరు అడగబోయే ఒక ప్రశ్నగా మారుతుంది అలాంటప్పుడు మీరు ఒక ప్రశ్న మాత్రమే అడగవచ్చు ఉదాహరణకు మీరు CO ను వ్రాసినప్పుడల్లా ఒక CO కోర్సు యొక్క 10 నుండి దాదాపు 20 25 వరకు ఎక్కడైనా సూచిస్తుంది కాబట్టి పెద్ద సంఖ్యలో అసెస్మెంట్ అంశాలను అడగగలగాలి పెద్ద సంఖ్యలో అసెస్మెంట్ ఐటెమ్లను డిజైన్ చేయగలగాలి మరియు ఇది చాలా నిర్దిష్టంగా ఉంటే మీరు ఒక ప్రశ్నను పేర్కొంటారు మీరు వ్రాసినది చాలా వియుక్తంగా ఉంటే విద్యార్థి తాను నేర్చుకోవాలనుకున్నది స్పష్టంగా అర్థం చేసుకోలేరు కాబట్టి ఇవి కోర్సు అవుట్కం వ్రాసేటప్పుడు చేయవలసినవి మరియు చేయకూడని విషయాలు అదనంగా చెక్లిస్ట్ కూడా ఉంది 5 అంశాల ఈ చెక్లిస్ట్ ద్వారా మీరు మతపరంగా వెళ్ళే కోర్సు ఫలిత ప్రకటన రాశారు CO ఒక యాక్షన్ క్రియతో ప్రారంభమవుతుందా సరళమైనది మీరు యాక్షన్ క్రియతో ప్రారంభించాలి CO బోధన పనితీరు లేదా కవర్ చేయవలసిన విషయాలను బోధించడం కంటే విద్యార్థుల పనితీరు పరంగా పేర్కొనబడింది ఇది మళ్ళీ ఉపాధ్యాయులు చేసే ఒక రకమైన సాధారణ పొరపాటు ఎందుకంటే మీరు బోధించాల్సిన అవసరం ఉన్న కోణంలో మీరు ఈ విషయాన్ని ఉపాధ్యాయ కోణం నుండి చూస్తారు కొన్నిసార్లు ఉపాధ్యాయుడు విద్యార్థిని ఏదో నేర్చుకోవటానికి ఇష్టపడటం ఇష్టం కాబట్టి CO ఎల్లప్పుడూ విద్యార్థుల పనితీరు పరంగా చెప్పాలి CO కూడా అభ్యాస ప్రక్రియను ఉపయోగించుకునే పరంగా కాకుండా అభ్యాస ఉత్పత్తిగా పేర్కొనాలి ఇది మరోసారి సాధారణ పద్ధతి మొదట మీరు అభ్యాస ప్రక్రియను పేర్కొనండి మరియు మీరు ఉత్పత్తి నేర్చుకోవడం గురించి మాట్లాడతారు కానీ అభ్యాస ఉత్పత్తిని మొదట బయటకు తీసుకురావాలి చాలా స్పష్టంగా చెప్పాలి మరియు మీరు ఉపయోగించాల్సిన పద్ధతి లేదా మీరు సమస్యను పరిష్కరించాల్సిన సిద్ధాంతాన్ని అర్థం చేసుకునే అభ్యాస ప్రక్రియ ఇవన్నీ తరువాత రావాలి మరియు కొన్నిసార్లు ఇది ఐచ్ఛికం కావచ్చు కాబట్టి ప్రకటన అభ్యాస ఉత్పత్తిని స్పష్టంగా సూచించాలి నాల్గవది CO సాధారణ స్థాయిలో చెప్పబడింది మరియు ఇతర CO లతో పోలిస్తే స్వతంత్రంగా ఉంటుంది అంటే మొదటి విషయం ఏమిటంటే ఇది ఇతర CO ల నుండి స్వతంత్రంగా ఉండాలి కంటెంట్ పరంగా అతివ్యాప్తి ఉండకూడదు అప్పుడు మేము చేయవలసినవి మరియు చెప్పినట్లుగా ఉండాలి ఇది సరైన స్థాయి సాధారణతగా ఉండాలి ఇది పెద్ద సంఖ్యలో అంచనా అంశాలను రూపొందించడానికి దారితీస్తుంది మరియు కొన్నిసార్లు మేము ప్రతిష్టాత్మకంగా ఉంటాము మరియు మేము చాలా ప్రతిష్టాత్మక CO స్టేట్మెంట్ వ్రాస్తూ ఉండవచ్చు కాబట్టి మొదటి విషయం ఏమిటంటే CO సాధించగలదా అంటే వారు విద్యార్థి యొక్క నేపథ్యం పూర్వావసరాలు సామర్థ్యాలు కళాశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు మరియు COను పరిష్కరించడానికి అందుబాటులో ఉన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటారా మీరు CO స్టేట్మెంట్ను వ్రాసేటప్పుడు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి ఇది చెక్లిస్ట్ మీరు CO స్టేట్మెంట్ను వ్రాసినప్పుడల్లా దయచేసి చెక్లిస్ట్లోని ఈ 5 అంశాలకు సంబంధించి ఆ స్టేట్మెంట్ను తనిఖీ చేయాలని మేము మళ్లీ నొక్కిచెబుతున్నాము ఆ విధంగా మీరు చేసే అనుకోని లోపాలలో కొన్నింటిని తప్పించుకుంటారు ఇప్పుడు మనం కొన్ని నమూనాలను పరిశీలిస్తాము మేము అదే ఎక్సర్సైజ్ చేసినప్పుడు అవి అధ్యాపక సభ్యులతో మా పరస్పర చర్యల ద్వారా ఉన్నాయి మేము అధ్యాపకులు రాసిన కొన్ని స్టేట్మెంట్లను బోర్డ్ ఆఫ్ స్టడీస్ లేదా వ్యక్తిగత అధ్యాపకులు రాసిన కొన్ని స్టేట్మెంట్లను సేకరించారు మరియు వాస్తవానికి CO రాయడంలో చేసిన కొన్ని లోపాలను చూద్దాం ఒక CO ఇలా రాయబడింది విద్యార్థులు మినీ ప్రాజెక్టులను అమలు చేస్తారు మీరు చూడగలిగినట్లుగా ఇది యాక్షన్ క్రియతో ప్రారంభం కాదు దానికి తోడు సాధ్యమయ్యే లోపాలు ఏమిటి అనేక ప్రాజెక్టులను అమలు చేయడం అనేది బోధనా చర్యఇన్స్పెక్షనల్ యాక్టివిటీ కనుక ఇది ఒక ప్రక్రియ మాత్రమే మరియు ఇది ఒక CO స్టేట్మెంట్ కాదు ఏదో సాధించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది CO స్టేట్మెంట్ కాదు ఇది ఒక ప్రాసెస్ స్టేట్మెంట్ పరిహారకులు మరియు నియంత్రికల యొక్క భావనలను కలిగి ఉండండి కంట్రోలర్స్ అంటే P PD PI PID కంట్రోలర్లకు కాంపెన్సేటర్లు మరియు కంట్రోలర్ల భావనలు ఉన్నాయి దాని అర్థం ఏమిటి భావనలను కలిగి ఉండటం అంతర్గత విధానం విద్యార్థి యొక్క అంతర్గత మార్పు వంటిది కానీ ఇది నేరుగా కొలవలేము కాబట్టి మీరు భావనలను బాగా కలిగి ఉంటే మీరు ఏదో ఒకటి చేయగలగాలి మరియు ప్రదర్శన లేదా ప్రవర్తనను వ్రాయవచ్చు అది ప్రదర్శించబడుతుంది ఒక నిర్దిష్ట సమస్యను పరిష్కరించడం లేదా ఒక నిర్దిష్ట సందర్భంలో PD లేదా PI నియంత్రికను రూపొందించడం వంటిది అంతర్గత మార్పులను సూచించే ఒక ప్రకటన రాయమని చెప్పడం కంటే ఇది అలా వ్రాయబడాలి ఇప్పుడు మనం తీసుకున్న మరో ఉదాహరణ ప్రయోగశాలలో సాఫ్ట్వేర్ ప్యాకేజీని ఉపయోగించడం ద్వారా థర్మల్ పవర్ ప్లాంట్ల కొరకు ఆప్టిమల్ జనరేటర్ షెడ్యూలింగ్ నేరుగా యాక్షన్ క్రియ లేదు లేదా విద్యార్థి ఏమి చేయాలో చెప్పబడలేదు మీరు చూడగలిగినట్లుగా మీరు సిలబస్లో కొంత భాగాన్ని ఏమని పిలుస్తారు వారి టాపిక్ జాబితాలో ఇది ఉండవచ్చు మరియు అది కోర్సు అవుట్కం గా తీసుకోబడుతుంది ఇప్పుడు మరొక CO జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ మరియు ఇండక్షన్ మోటారు కోసం రక్షణ పథకాల పరిజ్ఞానం పొందుతుంది రక్షణ పథకాల పరిజ్ఞానం పొందుతారు అంటే అది విద్యార్థిలో అంతర్గత మార్పు మరియు కొలవగల ప్రవర్తన కాదు కాబట్టి CO లు సామర్థ్యాలు మరియు ప్రదర్శించగల ప్రవర్తనలు విద్యార్థులలో అంతర్గత మార్పుల వివరణ కాదు ఈ అంతర్గత మార్పులు స్పష్టంగా అవసరం కానీ మీరు అవసరమైన అంతర్గత మార్పులను వివరిస్తే మాత్రమే మేము కొలవలేము ఇవి మరింత ఆసక్తికరమైన విషయాలు మెటీరియల్ సైన్స్ మరియు మెటలర్జీలో పురోగతి అధ్యయనాన్ని కొనసాగించడానికి మేము ఒక CO ని కనుగొన్నాము ఇది కోర్సు పూర్తయిన తర్వాత కార్యకలాపాలను సూచించే ఒక ప్రకటన ఒక నిర్దిష్ట కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు మెటీరియల్ సైన్స్ మరియు మెటలర్జీలో పురోగతిపై తమ అధ్యయనాలను కొనసాగించాలని మీరు కోరుకుంటారు ఇది తీసుకున్న కోర్సుతో సంబంధం లేదు కాబట్టి దీనికి కోర్సుకు సంబంధించిన ఏదైనా అభ్యాస కార్యకలాపాలతో సంబంధం లేదు మరొకటి సమాజానికి ఉపయోగపడే మెకానికల్ ఇంజనీరింగ్ సమస్యలను గుర్తించండి విశ్లేషించండి పరిష్కరించండి మీరు ఏ కోర్సు గురించి మాట్లాడుతున్నారో కూడా చెప్పలేదు మునుపటిది కనీసం భౌతిక శాస్త్రం వైపు చూస్తోంది ఇది ఏదైనా మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు కావచ్చు సమాజానికి ఉపయోగపడే మెకానికల్ ఇంజనీరింగ్ సమస్యలను గుర్తించండి విశ్లేషించండి మరియు పరిష్కరించండి కనుక ఇది అస్పష్టంగా ఉంటుంది ఏ కోర్సుకైనా ప్రత్యేకమైనది కాదు డేటాబేస్లను ఉపయోగించుకునే అనువర్తనాలను అభివృద్ధి చేయడంలో ఆచరణాత్మక అనుభవం ఉండాలి మళ్ళీ ఇది ఒక నిర్దిష్ట కార్యాచరణను సూచించదు నిర్దేశించని అభ్యాస కార్యకలాపాలు ఉన్నాయి మరియు కొలవగల అభ్యాస ఉత్పత్తి కాదు సింటాక్స్ అనువాదం మరియు ఇంటర్మీడియట్ కోడ్ ఉత్పత్తి మరోసారి ఇక్కడ యాక్షన్ క్రియ లేదు మరియు సాధారణంగా సిలబస్ నుండి తీసివేయబడిన అంశం లాగా ఉంటుంది NP పూర్తి సమస్యలు మరియు వాటిని పరిష్కరించడానికి వివిధ పద్ధతుల భావనను పరిచయం చేయండి భావనలను ఎవరు పరిచయం చేస్తారు NP పూర్తి సమస్యల భావనను పరిచయం చేసేది గురువు అంటే ఇది ఉపాధ్యాయ కేంద్రీకృతమై ఉంది మరియు ఈ ప్రకటన విద్యార్థి ఏమి చేయగలదో నేరుగా సూచించదు కనుక ఇది నేర్చుకునే ఉత్పత్తిని సూచించదు ఇది ఇప్పటికీ అస్పష్టంగా ఉంది ఈ అంశాన్ని ఇప్పుడు అవసరంగా భావించే పరిధి సంక్లిష్టత మరియు అవసరాల పట్ల ప్రశంసలు కలిగి ఉండండి మరియు భూమి పర్యావరణం మరియు దాని రక్షణ పట్ల సానుకూల వైఖరిని కలిగి ఉండాలి చివరి పదబంధం భూమి వాతావరణం మరియు రక్షణ తప్ప విద్యార్థి ఏమి చేయాలో ఖచ్చితంగా చెప్పలేదు కాబట్టి ప్రశంసలు మరియు సానుకూల వైఖరి అంతర్గత మార్పులు మరియు నేరుగా కొలవలేనివి కాబట్టి ఒక ఉపాధ్యాయుడు ఒక కోర్సు కోసం మొదటిసారి ఫలితాలను వ్రాసేటప్పుడు చేసే కొన్ని లోపాలు ఇవి ఇప్పుడు మేము మీరు చేయాలనుకుంటున్నది మీకు తెలిసిన లేదా చేయవలసిన పనులన్నింటికీ శ్రద్ధ చూపిస్తూ కోర్సు యొక్క కోర్సు ఫలితాలను రాయడం మరియు చెక్లిస్ట్లోని అన్ని అంశాలు తనిఖీ చేయబడ్డాయని నిర్ధారించుకోవాలి మునుపటి యూనిట్లో మీరు కోర్సు ఫలితాల యొక్క కొన్ని నమూనాలను వ్రాశారు అంశాలు ఏమిటి మరియు మీరు వాటిని ఎలా చేర్చాలి మరియు మొదలైనవి చెక్లిస్ట్లోని అన్ని అంశాలు పరిష్కరించబడతాయని మరియు చేయవలసినవి మరియు చేయకూడనివి కూడా ఉన్నాయని నిర్ధారించుకొని ఇప్పుడు మీరు పూర్తి కోర్సు కోసం వ్రాయాలి తదుపరి అభ్యాసం కోర్సు యొక్క ఫలితాలు జాబితా చేయబడితే లోపాలను గుర్తించి చెక్లిస్ట్లో పేర్కొన్న ప్రమాణాలను నెరవేర్చడానికి వాటిని తిరిగి వ్రాయమని మేము మిమ్మల్ని అడుగుతాము మేము మీకు మరో 10 కోర్సు ఫలితాలను ఇస్తాము మొదట వాటిలో ఏదైనా తప్పు ఉంటే మీరు అందులో ఏమి తప్పు ఉందో చెప్పాలి ఆపై మీకు తెలిసిన మీ సబ్జెక్టులకు చెందినది కాకపోయినా దాన్ని తిరిగి చెప్పండి వాక్యాన్ని సరిదిద్దండి తద్వారా అది తగిన కోర్సు ఫలితం అవుతుంది ఈ అంశాలను త్వరగా చూద్దాం వివిధ డొమైన్లలోని వివిధ సమస్యల సంక్లిష్టతలను విశ్లేషించండి సమస్యలను పరిష్కరించడానికి అల్గోరిథంలు మరియు డిజైన్ పద్ధతులను వర్తించండి సింటాక్స్ అనువాదం మరియు ఇంటర్మీడియట్ కోడ్ ఉత్పత్తి కలప ప్లైవుడ్ పెయింట్స్ మరియు గాజు పదార్థాల గురించి విద్యార్థులు చదవాలని భావిస్తున్నారు క్షేత్ర గుర్తింపు నేల వర్గీకరణ వ్యవస్థ నేల గురించి మరియు నేల మెకానిక్స్ అభివృద్ధి చేయడం మరియు నేల నిర్మాణం మరియు నేల యొక్క లక్షణాలు గురించి తెలుసుకోండి ఎలాస్టిక్ పరిమితిలో బాడీ లోడింగ్కు లోనయ్యే స్ట్రెస్ స్ట్రైన్ సంబంధాన్ని తెలుసుకోండి ఆధునిక లోహ పదార్థాలు స్మార్ట్ మెటీరియల్స్ లోహేతర పదార్థాలు మరియు అధునాతన నిర్మాణ సిరామిక్స్ యొక్క నిర్మాణం లక్షణాలు మరియు అనువర్తనాలను విద్యార్థులు నేర్చుకోగలరు బేస్ బ్యాండ్ సిగ్నల్ కాన్సెప్ట్స్ మరియు విభిన్న ఈక్వలైజర్ల గురించి విద్యార్థులకు తెలుసు అనుకూల వ్యవస్థలకు సంబంధించి పూర్తి జ్ఞానం పొందండి కాబట్టి ఇవి ఇచ్చిన స్టేట్మెంట్లు దయచేసి చేయవలసినవి మరియు చేయకూడని వాటిని వర్తింపజేయండి మరియు చెక్లిస్ట్ను ఉపయోగించండి మరియు దీనిలోని లోపాలను గుర్తించి అదే విధంగా తిరిగి చెప్పండి ఇప్పుడు తదుపరి 18వ యూనిట్ లో మేము COలతో అనుబంధించబడిన తరగతి సెషన్ల సంఖ్యను గుర్తించడానికి ప్రయత్నిస్తాము మరియు ప్రతి కోర్సు ఫలితాన్ని POలు PSOలు అభిజ్ఞా స్థాయిలు మరియు విజ్ఞాన వర్గాలతో ట్యాగ్ చేస్తాము అది తదుపరి యూనిట్ అవుతుంది చాలా ధన్యవాదాలు